లెక్చర్ నంబర్ 60 కి తిరిగి స్వాగతం మరియు ఇక్కడ మనం కాచి యూలర్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతాము కాబట్టి మొదట కౌచి యూలర్ ప్రశ్నలు మరియు వాటి పరిష్కార పద్ధతులను గురించి పరిచయం చేస్తాము ఇక్కడ కాచీ యూలర్ ఈక్వేషన్స్ స్థిరమైన గుణకం కలిగిన ఈక్వేషన్స్ కాబట్టి ఇప్పటివరకు మనం స్థిరమైన గుణకాలతో సరళ అవకలన సమీకరణాలను నేర్చుకున్నాము ఇది నాన్ కాన్స్టాంట్ గుణకాలతో ఒక రకమైన ప్రత్యేక సమీకరణం కాబట్టి ఇక్కడ మనం దీనిని చూస్తాము xndnydxna1xn 1dn 1ydxn 1anyX ఈ నాన్ కాన్స్టాంట్ గుణకాలు కలిగిన ఈ సమీకరణాన్ని ఇక్కడ పరిశీలిస్తాము కాబట్టి ఈ a1 a2 మరియు వాటి స్థిరాంకం వాటితో కలిసి ఉంటే ఈ xn xn 1 మరియు xn 2 మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ ఉత్పన్న పదాల గుణకాలుగా స్థిరాంకాలు లేనప్పుడు అటువంటి ఈక్వేషన్స్ ను ఎలా పరిష్కరించాలో మనం ఈ రోజు పరిశీలిస్తాము మనం సాధారణంగా చేసేది ఈ ఉత్పన్నం ఇక్కడ dndxn≡D ఈ ఆపరేటర్ D గా ఉంటుంది కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని ఈ రూపంలో రాయవచ్చుxnDna1xn 1Dn 1anyX ఇప్పుడు ఈ కౌచి యులర్ ఈక్వేషన్ గురించి చూస్తే xndnydxna1xn 1dn 1ydxn 1anyX ఇప్పుడు మనం ఏమి చేస్తామో చూస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అంటే మనం ఈ x ని ఎంచుకుంటాము లేదా ఈ xez ని ప్రత్యామ్నాయం చేస్తాము కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ లో ఈ స్వతంత్ర చరరాశి zln x భర్తీ చేయబడుతుంది ప్రత్యామ్నాయం చేయబడుతుంది ఈ సంబంధం xez ద్వారా స్వతంత్ర చరరాశి z అవుతుంది అది ఒక ట్రిక్ మరియు చివరకు ఈ ట్రిక్ ఏమి చేస్తుంది అంటే ఇది ఇచ్చిన అవకలన సమీకరణాన్ని స్థిరమైన గుణకంతో సరళ సమీకరణంగా మారుస్తుంది కాబట్టి ఈ ప్రత్యామ్నాయం వెనుక ఉన్న ఆలోచన ఇది కాబట్టి ఒకసారి మనం దీనిని చేస్తే లేదా మనం దీనిని zln x గా తిరిగి రాయవచ్చు మరియు అది మనకు dzdx1x ఇస్తుంది ఎందుకంటే ఈ dzdx1x ఈ డెరివేటివ్స్ నిబంధనలన్నింటినీ z రూపంలో ప్రత్యామ్నాయం చేసినప్పుడు అది అవసరం అవుతుంది కాబట్టి దానిని మార్చడానికి ఇప్పుడు అవసరమైన ఒక ఉత్పన్నం అది dydxdydzdzdx 1xdydz ⟹xdydxdydz ఇప్పుడు రెండవ ఆర్డర్ టర్మ్కు తిరిగి వస్తున్నాను ఇది స్వతంత్ర చరరాశికి మార్చబడినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం

దీనిని సూచించండి D≡ddx D1ddz ⟹xD≡D1 ⟹x2D2D12 D1D1

ఇక్కడ ఇవి సాధారణ రూపాలు xnDnD1D1 1D1 2⋯D1 n1 అప్పుడు మన అసలు సమీకరణం ఈ సరళ సమీకరణానికి స్థిరమైన గుణకంతో మార్చబడుతుందని మనం గ్రహించవచ్చు fDyX⟹ gD1yZ ఈ Z నుండి విముక్తి ఉంటుంది అంటే ఈ సమీకరణంలో మాత్రమే స్థిరమైన గుణకాలు ఉంటాయి మరియు స్థిరమైన గుణకంతో సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు మనం ఈ ఉదాహరణ ద్వారా వెళ్దాం x2D2 xD2yxln x ఈ ఆలోచనను ప్రదర్శించడానికి మనం x2D2 xD2yxln x దీనికి సాధారణ పరిష్కారాన్ని పొందాలనుకుంటున్నాము కాబట్టి మనం ఈ ప్రత్యామ్నాయాన్ని xez చేస్తాము లేదా అది x యొక్క లాగరిథమిక్కు సమానం అప్పుడు మనకు ఈ D1ddz ఉంటే ఈ మన సమీకరణం మార్చబడుతుంది ఎందుకంటే ఇది x2D2 పదం కాబట్టి D1D1 1 D12yzez D12 2D12yzez అవుతుంది మరియు ఇప్పుడు మనం దీనిని సరళీకృతం చేయవచ్చు అది D12 2D12yzez అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఇప్పుడు స్థిరమైన గుణకాలతో ఉంటుంది ఇక్కడ అన్ని కోఎఫీషియంట్లు స్థిరంగా ఉంటాయి అయితే అసలైన ఈక్వేషన్ లో గుణకాలు స్థిరంగా ఉండవు కాబట్టి అటువంటి పరివర్తన యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ ఈక్వేషన్ ఇప్పుడు స్థిరమైన గుణకాలతో ఒక ప్రశ్నకు తగ్గించబడింది ఇది ఇప్పుడు సులభంగా పరిష్కరించబడుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది ezc1cos z c2sin z xc1cos ln x c2sin ln x ఇది ఈ ezc1cos z c2sin z అనేది ఈ ఈక్వేషన్ యొక్క కాంప్లీమెంటరీ ఫంక్షన్ లేదా సజాతీయ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారాన్ని చెప్పడం జరుగుతుంది అంటే కుడి వైపు 0 కి సెట్ చేయబడింది కాబట్టి ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని మనం అసలు వేరియబుల్స్కు తిరిగి రాయవలసి ఉంటుంది ఇక్కడ PI నిర్దిష్ట సమగ్రంగా ఉంటుంది 1D12 2D12zez ez1D112 2D112z ez1D121z ez1D12 1z zez xln x ఇది కేవలం zez కాబట్టి స్థిరమైన గుణకంతో ఈ ఈక్వేషన్ కి ఒక ప్రత్యేక సమగ్రమైన సమాధానం అదే ఇప్పుడు మనం ఈ ప్రత్యేక సమగ్రతను పొందుతున్నది కూడా x రూపంలో మరియు ఈ xln x లో తిరిగి రాయవలసి ఉంటుంది కాబట్టి సమాధానం ఈ xln x ప్రత్యేక సమగ్రమైనది మరియు ఇది ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన ఒక ప్రత్యేక పరిష్కారం మరియు ఇచ్చిన అవకలన సమీకరణం ఈ 2 ని కలిపితే మనకు ఈ ప్రత్యేక సమగ్రత ఉంటుంది కాబట్టి సాధారణ పరిష్కారం దీని ద్వారా ఇవ్వబడుతుంది yxc1cos ln x c2sin ln x xln x ఇది ఇచ్చిన ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుంది దీనికి ఈ 2 స్థిరాంకాలు 2 ఏకపక్ష స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది స్థిరమైన గుణకాలు లేదా కౌచీ యూలర్ ఈక్వేషన్ తో ఇచ్చిన సజాతీయేతర సమీకరణం యొక్క సాధారణ పరిష్కారంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ కాచి యూలర్ రూపానికి తగ్గించగల కొన్ని ఈక్వేషన్ లు ఉన్నాయనే ఆలోచన గురించి ఇక్కడ మాట్లాడుతాము మరియు కాచి యూలర్ రూపాన్ని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు కాబట్టి ఉదాహరణకు మన వద్ద ఈ రకమైన ఈక్వేషన్ ఉన్నప్పుడు abxndnydxna1abxn 1dn 1ydxn 1an 1abxdydxanyX ఇది వస్తుంది ఇప్పుడు కాచి ఈక్వేషన్ లలో ఈ xn లేదా x n 1 మొదలైనవి ఇవి గుణకాలు మాత్రమే కానీ ఈ సందర్భంలో మనకు abxv రూపం ఉంది కాబట్టి మనం ఇక్కడ abxv ని ప్రత్యామ్నాయం చేయాలి కాబట్టి ఈ ప్రత్యామ్నాయంతో abxv కి సమానమని మనం చేస్తే మన సమీకరణం ఈ కాచి యూలర్ సమీకరణంగా మార్చబడుతుంది మరియు కాచీ యూలర్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు ఈ మార్పుతో మనం అటువంటి ప్రత్యామ్నాయం చేసినప్పుడు abxv తో dydx ఇలా రాయబడుతుంది dydxdydvdvdxbdydv dnydxnbndnydvn ఇప్పుడు దీనిని మనం ఈ సమీకరణంలో ప్రత్యామ్నాయం చేస్తే ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం మనం దీనిని ఈ కుడి వైపుని ఈ bn ద్వారా విభజించడం ద్వారా దాన్ని మార్చడం ద్వారా మొత్తం సమీకరణాన్ని మార్చినప్పుడు మనం ఇక్కడకు వెళ్తున్నాం కాబట్టి కుడి వైపు ఈ x అవుతుంది మళ్లీ అక్కడ v పరంగా X ఇచ్చిన దానికి ప్రత్యామ్నాయం చేయాలి vndnydvna1bvn 1dn 1ydvn 1an 1bn 1vdydvanbnyXbn కానీ ఈ సమీకరణం మనం ఇంతకు ముందు కాచి యూలర్ సమీకరణం గురించి చర్చించిన అదే సమీకరణమని ఇప్పుడు మనం గ్రహించాము కాబట్టి ఇక్కడ గుణకం n వ ఆర్డర్ పదం vn ఇతర పదం మనకు ఈ n 1 మరియు ఇక్కడ మనకు v ఉంది కాబట్టి మనకు తెలిసిన కాచీ యూలర్ సమీకరణం ఈ ప్రత్యామ్నాయం ద్వారా ఎలా పరిష్కరించాలో చూద్దాం ఇప్పుడు దీనిని ప్రదర్శించడానికి ఈ ఉదాహరణ ద్వారా వెళ్దాం కాబట్టి మనం దీనిని తీసుకుంటాము 1x2d2ydx21xdydxy4cos ln 1x కాబట్టి మనం ఇక్కడ చేసిన 1xv ఈ ప్రత్యామ్నాయాన్ని తీసుకున్నాము మరియు అది ఇప్పుడు మార్చబడుతుంది dydxdydvdvdxdydv ఆపై మనం లెక్కించినప్పుడు రెండవ ఆర్డర్ ఉత్పన్నం అవుతుంది d2ydx2d2ydv2 కాబట్టి మనం ఎటువంటి మార్పును పొందలేము కానీ మీరు v కి సంబంధించి రెండవ ఆర్డర్ ఉత్పన్నం పొందుతారు మరియు ఇచ్చిన సమీకరణంలో మనం దీనిని ప్రత్యామ్నాయం చేస్తే మనం ఇక్కడ v స్క్వేర్ పొందుతాము మరియు v2d2ydv2vdydvy4cos ln v వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ సమీకరణం సరిగ్గా ఈ కౌచి యూలర్ ఫారమ్ గురించి చర్చించబడింది కాబట్టి ఇది కొత్త స్వతంత్ర చరరాశికి తగిన ప్రత్యామ్నాయం ద్వారా ముందుగానే మనం పరిష్కరించిన కౌచి యూలర్ సమీకరణం అవుతుంది కాబట్టి మనం దీనిని ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తాము vez D1ddz D1D1 1D11y4cos z అది ఇప్పుడు కొత్త సమీకరణం D121y4cos z అవుతుంది కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది అవుతుంది c1cos z c2sin z c1cos c2sin అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇది ప్రత్యేక సమగ్రమైనది 1D1214cos z 4z2z 2zsin z 2ln v sin 2ln 1x sin ln 1x కాబట్టి చివరకు ప్రత్యేక సమగ్రత 2ln 1x sin ln 1x అవుతుంది మరియు ఇప్పుడు మనం రాయగల సాధారణ పరిష్కారం ఈ ప్రత్యేక సమగ్రతకు కాంప్లీమెంటరీ ఫంక్షన్ను జోడించవచ్చు మరియు ఇది మొదట కాచి యూలర్ రూపంలోకి మార్చబడిన అవకలన సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం yc1cos ln 1x c2sin ln 1x 2ln 1x sin ln 1x ఆపై కాచీ యూలర్ సమీకరణం నిరంతర గుణకంతో సరళ సమీకరణానికి మార్చబడింది మరియు ఈ కాంప్లీమెంటరీ ఫంక్షన్ నిర్దిష్ట సమగ్ర సహాయంతో ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు ఇక ఇక్కడ ముగింపుకు వచ్చినందున మనము ఈ రోజు యూలర్ కారణ సమీకరణాలను చర్చించాము మరియు ఇక్కడ గుణకాల పరంగా సమీకరణం యొక్క ప్రత్యేక రూపం xndnydxna1xn 1dn 1ydxn 1anyX మరియు కౌచి యూలర్ రూపానికి తగ్గించగల సమీకరణాలను కూడా చర్చించాము ప్రత్యేకించి ఈ x పవర్ కి బదులుగా ఈ రూపాన్ని తీసుకున్నాము

abxndnydxna1abxn 1dn 1ydxn 1an 1abxdydxanyX ఈ సమీకరణాన్ని ఈ కౌచి యూలర్ సమీకరణానికి తగ్గించవచ్చు ఆపై మరొక ప్రత్యామ్నాయం అవకలన సమీకరణానికి స్థిరమైన గుణకంతో సరళ అవకలన సమీకరణానికి దారి తీస్తుంది ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనం ఉపయోగించిన సూచనలు ఇవి మరియు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు